రిగ్రెషన్ పై ఈ చివరి ఉపన్యాసానికి ప్రతి ఒక్కరికీ స్వాగతం నేను క్రాస్ వాలిడేషన్ అనే భావనను పరిచయం చేయబోతున్నాను మోడల్ నిర్మాణంలో అది చాలా ఉపయోగకరమైన విషయం క్రాస్ వాలిడేషన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం మనం పిలిచే మోడల్ యొక్క మెటా పారామితులు లేదా హైపర్ పారామితుల సంఖ్య ఎంచుకోవడం అయితే ఈ ఉపన్యాసాల శ్రేణిలో మనం ప్రధాన భాగాల విశ్లేషణను ప్రవేశపెట్టలేదు అయినప్పటికీ మీరు దానిని డేటా అనలిటిక్స్ పై ముందస్తు కోర్సులో నేర్చుకున్నప్పుడు మీరు ప్రధాన భాగాల యొక్క ఈ ఆలోచనను చూస్తారు మరియు ప్రధాన భాగం విశ్లేషణలోని సమస్యలలో ఒకటి సంబంధిత ప్రధాన భాగాల సంఖ్య ఎంచుకోవడం మనం దీనిని మోడల్ యొక్క హైపర్ పరామితి లేదా మెటా పరామితి అని పిలుస్తాము అదేవిధంగా తరువాత ఈ కోర్సులో మీరు క్లస్టరింగ్ చూస్తారు ప్రత్యేకంగా మీరు K means క్లస్టరింగ్ ని చూస్తారు మరియు ఇక్కడ మళ్ళీ మీరు డేటాను సమూహపరచడానికి అవసరమైన సమూహాల సంఖ్యను ఎన్నుకోవాలి క్లస్టర్ల సంఖ్యను క్లస్టరింగ్ మోడలింగ్ యొక్క మెటా పరామితి అంటారు అదేవిధంగా మీరు నాన్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ను నిర్మిస్తుంటే ఉదాహరణకు ఒక బహుపది రిగ్రెషన్ మోడల్ను తీసుకుంటే ఆధారిత వేరియబుల్ y స్వతంత్ర వేరియబుల్ x యొక్క బహుపది ఫంక్షన్ గా వ్రాయబడుతుంది అక్కడ ఒకే వేరియబుల్ x మాత్రమే ఉందని అనుకుందాం మీరు రిగ్రెషన్ మోడల్ నాన్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ y β0 β1 అని వ్రాయవచ్చు ఇది సరళ భాగం మీరు నాన్ లీనియర్ పదాలు β2 x2 నుండి βn xn వంటి పదాలు కూడా చేర్చవచ్చు ఇక్కడ x2 x3 మరియు మొదలైనవి x యొక్క హై పవర్ దీనిని బహుపది మోడల్ అంటారు ఇది గమనించండి బహుపది మోడల్ బహుళ సరళ రిగ్రెషన్ ఉపయోగించి ఈ మోడల్ యొక్క పారామితులను కూడా పొందవచ్చు మీరు x ను వేరియబుల్ గా x2 వేరే వేరియబుల్ గా మరియు xn వేరే వేరియబుల్ గా మనకు ఇచ్చిన డేటా నుండి లెక్కించి తీసుకుంటే వాటిని వేర్వేరు వేరియబుల్స్గా పరిగణిస్తే అప్పుడు మీరు బహుళ లీనియర్ రిగ్రెషన్ పద్ధతులు ను β0 β1 మరియు βn వరకు ఇతర పారామితులను అంచనా వేయడానికి ఉపయోగించవచ్చు ఇక్కడ మళ్ళీ మనం x యొక్క ఎన్ని పవర్ ను ఎన్నుకోవాలో నిర్ణయించుకోవాలి కాబట్టి మీరు x యొక్క అధిక పవర్ ను ఎంచుకుంటే ప్రతిదానికి అనుగుణంగా మీరు అంచనా వేయవలసిన అదనపు పరామితిని మీరు పొందారు ఉదాహరణకు మీరు x పవర్ n ను మీ బహుపది యొక్క అత్యధిక డిగ్రీ గా ఎంచుకుంటే ఈ సందర్భంలో మీకు n 1 పారామితులు ఉంటాయి బహుపది యొక్క డిగ్రీ ఎంపిక t కి మళ్ళీ నాన్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ యొక్క మెటా పరామితి కాబట్టి ఈ అన్ని సందర్భాల్లో మీరు మెటా పరామితి యొక్క సరైన సంఖ్య కనుగొనవలసి ఉంటుందిఉత్తమమైన మోడల్ పొందడానికి ఉపయోగించాల్సిన మోడల్ యొక్క సరైన పారామితులు సంఖ్య ఇప్పుడు దీన్ని వాస్తవంగా పొందడం సులభం అని మీరు అనుకోవచ్చు శిక్షణ డేటా యొక్క సగటు వర్గ లోపాన్ని చూడటం ద్వారా కాబట్టి ఉదాహరణకు మీరు ఈ బహుపది మోడల్ ను తీసుకుంటేదానిని అమర్చండి మరియు శిక్షణ డేటాలో సగటు వర్గ లోపాలను లెక్కించండి అది y మరియు ŷ మధ్య వ్యత్యాసం తప్ప మరొకటి కాదు మీరు β0 β1 నుండి βn వరకు ఉత్తమ సరిపోయే పారామితులను కనుగొన్న తర్వాత అంతకంటే ఎక్కువ విలువ x x2ను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా ప్రతి డేటాకు ఊహించవచ్చు మరియు మీరు ŷ ను అంచనా వేస్తారు మరియు మీరు y ŷ వ్యత్యాసాన్ని లెక్కిస్తారు మరియు వీటన్నిటి వర్గాల మొత్తం సగటు వర్గ లోపం అంటారు కాబట్టి మీరు అనుకునే శిక్షణ డేటా యొక్క సగటు వర్గం లోపం పారామితుల యొక్క సరైన సంఖ్యను కనుగొనటానికి కొలతగా ఉపయోగపడుతుంది కానీ అది నిజం కాదు ఎందుకంటే మీరు పారామితుల సంఖ్యను పెంచుతున్నప్పుడు అధిక ఆర్డర్ పదాలను జోడించడం కొనసాగిస్తే మీరు సగటు వర్గ లోపం తగ్గడాన్ని కనుగొంటారు కాబట్టి చివరికి మీరు పారామితుల సంఖ్యను పెంచేటప్పుడు సగటు వర్గ లోపాన్ని 0 కి తగ్గించి పొందవచ్చు దీనిని ఓవర్ ఫిట్టింగ్ అని పిలుస్తాము మీరు ఎల్లప్పుడూ శిక్షణ డేటా యొక్క సగటు వర్గం లోపాన్ని మోడల్లో తగినంత సంఖ్యలో పారామితులను ఎంచుకోవడం ద్వారా 0 కి పొందవచ్చు అందువలన మోడల్లో ఉపయోగించాల్సిన ఉత్తమ సంఖ్య సరైన పారామితులు సంఖ్య ను తెలుసుకోవడానికి మీరు శిక్షణ డేటాను ఉపయోగించలేరు మనం క్రాస్ వాలిడేషన్ అని పిలిచే దానిని చేస్తాం ఇది శిక్షణలో ఉపయోగించిన డేటా మీద కాకుండా వేరే డేటా సెట్ మీద చేయాలి మనం దీనిని వాలిడేషన్ డేటా సెట్ అని పిలుస్తాము మరియు ఈ మోడల్ యొక్క సరైన పారామితుల సంఖ్య లేదా మెటా పారామితులు నిర్ణయించడానికి మనం వాలిడేషన్ డేటా సెట్ ను ఉపయోగిస్తాము క్రాస్ వాలిడేషన్ యొక్క ఈ ఆలోచనను వివరించడానికి ఈ బహుపది రిగ్రెషన్ మోడల్ను ఉదాహరణ గా అంతటా ఉపయోగిస్తాము కాబట్టి మీరు మోడల్ సంక్లిష్టత లేదా మోడల్ యొక్క మెటా పారామితుల సంఖ్య నిజంగా పెంచినప్పుడు ఏమి జరుగుతుంది పరీక్ష సెట్ లో సగటు వర్గ లోపం నిరంతరం తగ్గడాన్ని మీరు కనుగొంటారు శిక్షణ సెట్ లో మనం చెప్పినట్లు ఇది 0 కి వెళుతుంది ఏదేమైనా వాలిడేషన్ సెట్లో మీరు చూస్తే ఏమి జరుగుతుంది అంటే వాలిడేషన్ సెట్లో సగటు వర్గ లోపం చూస్తే మీరు పారామితుల సంఖ్యను పెంచితే అది మొదట్లో తగ్గుతుంది కానీ ఒక నిర్దిష్ట బిందువుకు మించి వాలిడేషన్ సెట్లో సగటు వర్గ లోపం పెరగడం ప్రారంభమవుతుంది మీరు ఎంచుకోవలసిన పారామితుల యొక్క సరైన సంఖ్య లేదా మీరు ఎన్నుకోవలసిన మోడల్ సంక్లిష్టత వాలిడేషన్ సెట్ లో సగటు వర్గ లోపం యొక్క కనీస విలువకు అనుగుణంగా ఉంటుంది దీనిని సరైన మోడల్ అంటారు మీరు సరైన మోడల్ కంటే తక్కువ సంఖ్యలో పారామితులను ఎంచుకుంటే మనం దీనిని అండర్ ఫిట్టింగ్ అని పిలుస్తాము మరోవైపు మీరు మీ మోడల్లో ఎక్కువ పారామితులు ఉపయోగిస్తే సరైన మోడల్ విలువను ఓవర్ ఫిట్టింగ్ అని పిలుస్తారు ఓవర్ ఫిట్టింగ్ అంటే ప్రాథమికంగా మీరు అనవసరంగా డేటాను వివరించడానికి అవసరమైన దానికంటే ఎక్కువ పారామితులు ఉపయోగిస్తున్నారని అర్థం మరోవైపు మీరు తక్కువ పారామితులను ఉపయోగిస్తే మీరు నిజంగా లేదా తగినంతగా మీ మోడల్ ఖచ్చితమైనదిగా ఉండదు సాధారణంగా మోడల్ యొక్క నాణ్యతను నిర్ణయించడానికి రెండు చర్యలు ఉన్నాయి ఒక దానిని అంచనా లోపంలో అన్యాయమైన రీతిలో ప్రభావం అంటారు మరియు మీరు మోడల్ యొక్క పారామితులుసంఖ్యను పెంచుకుంటే మీకు తెలిస్తే ఈ అన్యాయమైన రీతిలో ప్రభావం చూపబడిన పదం తగ్గటం ప్రారంభమవుతుంది అయితే మీ మోడల్ అంచనాలలో వైవిధ్యం మోడల్ సంక్లిష్టత పెంచటం లేదా పారామితులు సంఖ్యను పెంచడం ద్వారా పెరగడం మొదలవుతుంది కాబట్టి ప్రాథమికంగా ఈ రెండింటి మధ్య ట్రేడ్ o వాలిడేషన్ సెట్లో MSE యొక్క ఈ కనీస విలువకు దారి తీస్తుంది మీరు వెతుకుతున్నది అదే మోడల్ లోని పారామితులు సంఖ్య పెంచే కొద్దీ తగే అన్యాయమైన ప్రభావం మరియు పారామితులు సంఖ్యను పెంచే కొద్దీ పెరిగే వైవిధ్యం మధ్య ఈ సరైన ట్రేడ్ o కావాలి క్రాస్ వాలిడేషన్ ద్వారా ఇది మనం కనుగొనబోతున్నాం మీకు పెద్ద డేటా సెట్ ఉంటే మీరు ఎల్లప్పుడూ ఈ డేటా సెట్ ను 2 భాగాలుగా విభజించవచ్చు సాధారణంగా 70 శాతం డేటా శిక్షణ కోసం ఉపయోగిస్తారు మీరు శిక్షణ కోసం ఉపయోగించే నమూనాలు మరియు మిగిలినవి మీరు వేరుగా ఉంచుతారు ధ్రువీకరణ కోసం కాబట్టి మీరు శిక్షణ కోసం ఉపయోగించే నమూనాలను పిలుద్దాం x1 y1 x2 y2 మరియు మొదలైనవి x స్వతంత్ర వేరియబుల్ ని y ఆధారిత వేరియబుల్ ని సూచిస్తుంది మరియు వాలిడేషన్ సెట్ x0 i మరియు y0 i చిహ్నాలు తో మనం దీనిని సూచిస్తాము వాలిడేషన్ సెట్ లో n t పరిశీలనలు ఉన్నాయి కాబట్టి సాధారణంగా నేను చెప్పినట్లుగా మీకు పెద్ద సంఖ్యలో నమూనాలు ఉంటే మీరు శిక్షణ కోసం 70 శాతం నమూనాలను కేటాయించవచ్చు మరియు మిగిలిన 30 శాతం వాటిని మనం వాలిడేషన్ కోసం ఉపయోగించవచ్చు ఇప్పుడు మీరు ఎల్లప్పుడూ మోడల్ నిర్మించిన తర్వాత శిక్షణా సమితిలో సగటు వర్గ లోపాన్ని అ నిర్వచించవచ్చు కాబట్టి ఇది డిపెండెంట్ వేరియబుల్ యొక్క కొలిచిన గమనించిన విలువ మధ్య వ్యత్యాసం మీరు పారామిత్రులను అంచనా వేసిన తరువాత వచ్చిన ఊహించిన విలువ తప్ప మరొకటి కాదు కనీస వర్గాల రిగ్రెషన్ ఉపయోగించి అనుకుందాం ఇది శిక్షణ డేటా లో అంచనా లోపం అన్నినమూనాల పై వర్గం చేసి సగటును తీసుకుంటే అది మనం ముందు చూసిన సగటు వర్గాల లోపం వాలిడేషన్ సెట్ కోసం మీరు ఇలాంటి పని చేయవచ్చు వాలిడేషన్ నమూనా సెట్ లోని కొలిచిన విలువ లేదా గమనించిన విలువల మధ్య వ్యత్యాసం వాలిడేషన్ నమూనాల కోసం ఊహించిన విలువ మీరు తీసుకోవచ్చు మరలా మీరు సగటు విలువ పై అన్ని నమూనాల కోసం వాలిడేషన్ సెట్ పై గమనించిన అంచనా వేసిన విలువల మధ్య మొత్తం వర్గాల వ్యత్యాసాన్ని తీసుకోవచ్చు దీనిని వాలిడేషన్ లేదా పరీక్ష పై సగటు వర్గ లోపం అంటారు కాబట్టి శిక్షణపై MSE అని నేను చెప్పిన నా ఈ ప్రత్యేక పదం మోడల్ యొక్క సరైన పారామితులు సంఖ్య నిర్ణయించడానికి ఉపయోగపడదు అయితే ఈ పరీక్ష MSE పరీక్ష లేదా సగటు వర్గం లోపం లేదా వాలిడేషన్ డేటా సెట్ మోడల్ యొక్క పారామితుల యొక్క సరైన సంఖ్య కనుగొనటానికి మనం ఉపయోగించబోతున్నాం నేను చెప్పినట్లుగా మీకు పెద్ద సంఖ్యలో నమూనాలు ఉంటే అప్పుడు మీరు దీన్ని వాస్తవంగా శిక్షణ సెట్ గా మోడల్ యొక్క పారామితుల యొక్క సరైన సంఖ్య కనుగొనటానికి వాలిడేషన్ సెట్ గా విభజించవచ్చు మరియు చివరకు మీకు కావాలంటే మీ సరైన మోడల్ ఎంత మంచిదో అంచనా వేయడానికి మీరు దానిని పరీక్ష సెట్లో అమలు చేయవచ్చు కాబట్టి సాధారణంగా మీరు డేటా సెట్ను తీసుకుంటారు మరియు మీరు దానిని మూడు భాగాలుగా విభజిస్తారు ఒకటి శిక్షణ సెట్ సరైన పారామితులు సంఖ్య కనుగొనడానికి ఉపయోగించాలి అనుకుంటున్న వాలిడేషన్ సెట్ మరియు చివరకు మీరు నిర్మించిన సరైన మోడల్ మంచిదా కాదా అని చూసే పరీక్ష సెట్ ఈ ప్రత్యేక ఉపన్యాసంలో మనం పరీక్ష సెట్ గురించి చింతించనవసరం లేదు మనం ఈ వాలిడేషన్ సెట్ గురించి మాత్రమే చింతించాలి దురదృష్టవశాత్తు మీరు పెద్ద సంఖ్యలో నమూనాలను కలిగి లేకపోతే కాబట్టి మీరు నిజంగానే శిక్షణ సెట్ నుండి ధ్రువీకరణ సెట్ ఉత్పత్తి చేస్తారు మరియు దీన్ని K పోల్డ్ క్రాస్ వాలిడేషన్ మరియు బూట్స్ట్రాపింగ్ అని పిలవబడే వాటిని ఉపయోగించి ఎలా చేయాలో చూద్దాం మీకు తగినంత డేటా లేకపోతే మనం ఇది చేస్తాం మనకు తగినంత సంఖ్యలో నమూనాలు ఉన్న సందర్భంలో మొదట మనం చూస్తాం తప్పనిసరిగా మనకు n నమూనాలు ఉన్నాయి మరియు మీరు దానిని n t నమూనాలను కలిగి ఉన్న శిక్షణ సెట్ గా విభజించవచ్చు మరియు మిగిలిన నమూనాలను మీరు వాలిడేషన్ కోసం ఉపయోగించండి మేము దీనిని హోల్డ్ అవుట్ నమూనా అని మనం పిలుస్తాం కాబట్టి మీరు శిక్షణ సెట్ ను మాత్రమే ఉపయోగించి మోడల్ను నిర్మిస్తారుమరియు మోడల్ నిర్మించిన తర్వాత దానిని పరీక్షిస్తారువాలిడేషన్ సెట్ యొక్క m వర్గ సగటు వర్గ లోపం కనుగొంటారు పరామితి యొక్క ప్రతి ఎంపిక కోసం దీన్ని చేయండి మీకు ఉదాహరణకు బహుపది మోడల్ ఉంటే మీరు మొదట లీనియర్ మోడల్ మంచిదా అని మొదట చూస్తారుఆపై మీరు క్వాడ్రాటిక్ మోడల్ మరియు క్యూబిక్ మోడల్ మరియు మొదలైనవి తనిఖీ చేస్తారు మీరు బహుపది డిగ్రీని పెంచుతూ ఉంటారు మరియు ప్రతి సందర్భంలో శిక్షణ సెట్ ను ఉపయోగించి మోడల్ ను రూపొందించండి మరియు నిర్దిష్ట మోడల్ యొక్క MSE వాలిడేషన్ సెట్ లో ఎలా ఉందో చూడండి మరియు ఈ MSE ని బహుపది యొక్క డిగ్రీ యొక్క ఫంక్షన్ గా వాలిడేషన్ సెట్ పై ప్లాట్ చేయండి కాబట్టి మనం ఉదాహరణలలో ఒకదానికి దీనిని చేయబోతున్నాం ఆపై మనం పారామితి యొక్క సరైన సంఖ్యను ఎలా ఎంచుకుంటామో చూడండి ఇక్కడ ఒక కేసు ఉంది కొన్ని ఆటో ఆటోమొబైల్స్ యొక్క మైలేజ్ మరియు యంత్రము హార్స్ పవర్ యొక్క ఉదాహరణ కాబట్టి ముఖ్యంగా ఈ నిర్దిష్ట డేటా సెట్లో 300 డేటా పాయింట్లు ఉంటాయి వాస్తవానికి ఇది తగినంత పెద్దది కాని ఇది సరిపడేంత పెద్దది కాదని మనం ఊహించబోతున్నాము మరియు మనం ఈ డేటా సెట్ లో వాలిడేషన్ మరియు క్రాస్ వాలిడేషన్ విధానాన్ని ఉపయోగిస్తాము మనకు ఆటోమొబైల్స్ యొక్క300 డేటా పాయింట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నాయి వివిధ రకాలైన ఆటోమొబైల్స్ వీటి కోసం హార్స్పవర్ మరియు మైలేజ్ ఇవ్వబడింది మనం బహుపది లేదా నాన్ లీనియర్ మోడల్ అమరిక చేయబోతున్నాము మైలేజ్ మరియు హార్స్పవర్ మధ్య అవును మనం కూడా ఒక లీనియర్ మోడల్ ప్రయత్నించవచ్చు కానీ బహుపది మోడల్ అంటే మీరు క్వాడ్రాటిక్ మోడల్ మరియు క్యూబిక్ మోడల్ మరియు మొదలైనవి కూడా ప్రయత్నించవచ్చు మనం ఇదే వివరించబోతున్నాము మనం బహుపది డిగ్రీని పెంచేటప్పుడు ఇక్కడ మనం చూపించింది ఏమిటంటే వాలిడేషన్ సెట్ పై సగటు వర్గ లోపం కాబట్టి మనం వీటిలో 70 శాతం శిక్షణ కోసం మరియు మిగిలిన 30 శాతం లేదా 100 డేటా పాయింట్లు వాలిడేషన్ కోసం తీసుకున్నాం అనుకుందాం మరియు మనం బహుపది క్రమం యొక్క విభిన్న ఎంపికల కోసం వాలిడేషన్ సెట్లో వర్గ లోపాన్ని చూస్తాము ఈ సందర్భంలో మొదటి బహుపది డిగ్రీ 1 అంటే మనం ఒక లీనియర్ మోడల్ తీసుకుంటున్నట్లు సూచిస్తుంది మరియు 2 కోసం మనం 2 కోసం ఒక క్వాడ్రాటిక్ మోడల్ను అమర్చాము 3 కోసం ఒక క్యూబిక్ మోడల్ మరియు క్వార్టిక్ మోడల్ మరియు మొదలైనవి మనం బహుపదిని డిగ్రీ 10 వరకు ప్రయత్నించాము మరియు మనం బహుపది క్రమం పెంచేటప్పుడు వాలిడేషన్ సెట్ పై సగటు వర్గ లోపం ఎలా ఉందో చూపించాము 2 వద్ద విలువ ఎక్కువ లేదా తక్కువ లేదా కనిష్టం కు చేరుకుంటుందని మీరు చాలా స్పష్టంగా చూడవచ్చ మరియు తరువాత అది గణనీయంగా మారదు సాధారణంగా ఇది వాస్తవానికి పెరగడం ప్రారంభించాలి కాని చాలా ప్రయోగాత్మక డేటా సెట్ లో సగటు వర్గం లోపం తగ్గుతుంది అని మీరు కనుగొంటారు మరియు బిందువుకు మించి గణనీయంగా తగ్గదు మీరు సరిపోయే విధంగా బహుపది యొక్క సరైన ఆర్డర్ డిగ్రీని ఎంచుకోవచ్చు ఈ ప్రత్యేక సందర్భం 2 గా ఉంటే అది చతురస్రాకార మోడల్ ts అయితే ఈ డేటా చాలా బాగా ఈ ప్రత్యేకమైన క్రాస్ వాలిడేషన్ విధానం నుండి దానిని మీరు నిజంగా ముగించవచ్చు వాస్తవానికి మనం కుడి వైపు శిక్షణ సెట్ యొక్క విభిన్న ఎంపికల కోసం ప్లాట్లు చూపించాం ఉదాహరణకు మీరు దీని నుండి 200 డేటా పాయింట్లను యాదృచ్ఛికంగా ఎంచుకుని రిగ్రెషన్ బహుపది రిగ్రెషన్ వివిధ బహుపది ఆర్డర్ డిగ్రీ కోసం MSE ప్లాట్ చేస్తే మీరు ఈ సందర్భంలో ఒక వక్రంను పొందుతారు పసుపు వక్రం ఇక్కడ పొందుతారు అనుకుందాం అదేవిధంగా మీరు మరొక యాదృచ్ఛిక సెట్ ని తీసుకొని చేస్తే మీరు మరొక వక్రం పొందుతారు కాబట్టి ఈ విభిన్న వక్రతలు ఈ 300 నమూనాల నుండి తీసుకున్న శిక్షణ కు అనుగుణంగా ఉన్న యాదృచ్ఛిక నమూనాలు గా మరియు మిగిలినవి పరీక్షగా ఉపయోగించబడతాయి మీరు బహుపది డిగ్రీ పెంచేటప్పుడు మీరు చూడవచ్చు వైవిధ్యం లేదా అంచనాలు లేదా అంచనాల పరిధి చాలా పెద్దది మీరు t కంటే ఎక్కువ ఉంటే మీరు చాలా ఎక్కువ వైవిధ్యాన్ని పొందుతారని ఇది సూచిస్తుంది మరోవైపు మీరు బహుపది 1 లేదా 2 యొక్క క్రమాన్ని ఎంచుకుంటే తులనాత్మకంగా వైవిధ్యం అంత ముఖ్యమైనది కాదని మీరు కనుగొంటారు సాధారణంగా మీరు మోడల్కు ఎక్కువ సరిపోతుంటే మీరు పొందిన మీ అంచనాలు లేదా మీరు పొందిన సగటు వర్గ లోపం విలువలలో అధిక వైవిధ్యాన్ని కనుగొంటారు మీకు పెద్ద డేటా సెట్ ఉంటే ఇవన్నీ మంచిది మీరు చాలా చిన్న డేటా సెట్ ఉన్నప్పుడు దాన్ని మీరు శిక్షణ మరియు వాలిడేషన్ సెట్ గా విభజించ లేనప్పుడు ఏమి జరుగుతుంది మీకు శిక్షణ కోసం సరిపడే నమూనాలు ఉండవు సాధారణంగా మోడల్ ను నిర్మించడానికి మీకు శిక్షణ సెట్ లో సహేతుకమైన నమూనాల సంఖ్య అవసరం కాబట్టి ఈ సందర్భంలో మనం దానిని 70 30 గా విభజించలేము మరియు అందువల్ల మీరు కొన్ని ఇతర వ్యూహాలను చేయాలి ఈ వ్యూహాలు ను k పోల్డ్ క్రాస్ వాలిడేషన్ లేదా బూట్స్ట్రాప్ ఉపయోగించి క్రాస్ వాలిడేషన్ అంటారు దానిని మనం చూస్తాము ఇక్కడ మళ్ళీమనం వాలిడేషన్ సెట్ పై మోడల్ యొక్క పనితీరును అంచనా వేస్తాము కానీ వాలిడేషన్ సెట్ శిక్షణ సెట్ నుండి ఖచ్చితంగా వేరు చేయబడదు కానీ మరోవైపు ఇది శిక్షణ సెట్ నుండి తీసుకోబడింది మరియు మనం దీన్ని ఎలా చేయాలో చూస్తాము కాబట్టి ఈ పద్ధతులు k పోల్డ్ క్రాస్ వాలిడేషన్ శిక్షణ కోసం మనకు చాలా తక్కువ నమూనాలు ఉన్నప్పుడు ఉపయోగపడతాయి నేను లీవ్ వన్ అవుట్ క్రాస్ వాలిడేషన్ లేదా LOOCV అని పిలిచే దానితో మొదట ప్రారంభిస్తాను ఈ సందర్భంలో మనకు n నమూనాలు ఉన్నాయి నేను చెప్పినట్లు n చాలా పెద్దది కాదు మనకు శిక్షణ కోసం 20 లేదా 30 నమూనాలు ఉండవచ్చు కాబట్టిమనం ఏమి చేస్తాము అంటే మొదట మొదటి నమూనాను వదిలివేసి మిగిలిన నమూనాలను మీ మోడల్ ను నిర్మించడానికి వాడదాం అంటే మీ మోడల్ను నిర్మించడానికి మీరు 2 3 4 నుండి n వరకు నమూనాలను ఉపయోగిస్తారు మరియు మీరు మోడల్ను నిర్మించిన తర్వాత మీరు వదిలివేసిన నమనాతో మోడల్ యొక్క పనితీరును పరీక్షించండి లేదా ఊహించండి మరియు మీరు నమూనా కోసం ఒక MSE పొందుతారు అదేవిధంగా తదుపరి రౌండ్లో మీరు ఏమి చేస్తారు అంటే రెండవ నమూనా వదిలివేయండి మరియు శిక్షణ కోసం మిగిలినవన్నీ ఎంచుకుని ఆపై ఆ మోడల్ ను ఉపయోగించండి వదిలివేయబడిన నమూనాపై అంచనా వేయడానికి కాబట్టి ప్రతి సమయం లో మీరు ఈ n జాబితా నుండి ఒక నమూనాను వదిలివేయడం ద్వారా ఒక మోడల్ ను నిర్మిస్తారు మరియు వదిలివేసిన నమూనా పై మోడల్ యొక్క పనితీరును అంచనా వేస్తారు మోడల్ పరామితి యొక్క ప్రతి ఎంపిక కోసం మీరు దీన్ని చేస్తారు ఉదాహరణకు మీరు నాన్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ను నిర్మిస్తుంటే మీరు రిగ్రెషన్ మోడల్ను β0 మరియు β1 ఒక లీనియర్ పదం ఉపయోగించి రూపొందించండి ఈ మిగిలిపోయిన నమూనాపై MSE ని అంచనా వేయండి మీరు అదే శిక్షణ సెట్ ని ఉపయోగించి కూడా మోడల్ నిర్మిస్తారు క్వాడ్రాటిక్ మోడల్ మరియు దానిని దీని మీద ఊహించండి మరియు ఆపై అలా కాబట్టి మీరు పారామితుల యొక్క అన్ని ఎంపికలకు ఒక MSE పొందుతారు వదిలివేసిన నమూనా కోసం మీరు దానిని ప్రయత్నించాలనుకుంటున్నారు వదిలివేయబడిన రెండవ నమూనా తో మూడవ నమూనా తో దీన్ని చేయండి వాలిడేషన్ సెట్ లో మరియు ఇతర సందర్భాలలో శిక్షణ సెట్లో భాగం అయ్యేటట్లు ప్రతి నమూనాకు అవకాశం ఉండేటట్లుగా నిర్ధిష్టంగా ఎంపిక చేయబడిన మోడల్ యొక్క పారామితులు కోసం మీరు దీన్ని పూర్తి చేసిన తర్వాత మీరు లీనియర్ మోడల్ నిర్మిస్తున్నారని అనుకుందాం వదిలివేసిన నమూనా తో అన్ని నమూనాల పై ఊహించిన లోపాల మొత్తం వర్గాల విలువను కనుగొంటారు ఉదాహరణకు మీకు దీని కోసం ఒక MSE వచ్చేది దీనికి MSE దీనికి MSE మొదటి నమూనా రెండవ నమూనా మరియు మూడవ నమూనా వదిలివేయబడినప్పుడు మీరు దానిని ఇక్కడ సంచితం చేస్తున్నారని మరియు అన్నింటికీ సగటును తీసుకుంటున్నారని ఈ మోడల్లోని పారామితుల యొక్క ప్రతి ఎంపిక కోసం మీరు పదేపదే చేస్తారు ఉదాహరణకు లీనియర్ క్వాడ్రాటిక్ క్యూబిక్ మరియు మొదలగునవి మరియు మీరు ప్లాట్ చేయగల పారామితుల యొక్క వేర్వేరు విలువల కోసం మీరు సగటు వర్గ లోపం లేదా క్రాస్ వాలిడేషన్ లోపం పొందండి ఇక్కడ మళ్ళీ మనం అదే డేటా సమితి కోసం వేర్వేరు బహుపది డిగ్రీ ఎంపిక కోసం సగటు వర్గం లోపాన్ని చూపించాము ఈ సందర్భంలో మనం లెఫ్ట్ లీవ్ వన్ అవుట్ క్రాస్ వాలిడేషన్ వ్యూహాన్ని ఉపయోగించాము అంటే మనకు 300 నమూనాలు ఉంటే మనం ఒక నమూనాను వదిలివేసి వదిలివేసిన నమూనా పై ఊహించబడిన 299 నమూనాలను ఉపయోగించి మోడల్ను నిర్మించాము ఈ పరామితి యొక్క ప్రతి ఎంపిక కోసం వీటన్నిటి పై సగటుబహుపది యొక్క డిగ్రీ నీ మరియు సగటు వర్గ లోపం ఫ్లాట్ చేసాం క్రాస్ వాలిడేషన్ పై ఉన్న MSE బహుపది డిగ్రీ 2 కి సమానం అయ్యేటట్లుగా కనిష్టానికి ఎక్కువ లేదా తక్కువకు చేరుకుని ఒక క్రాస్ వాలిడేషన్ ను వదిలివేస్తుందని మనం మళ్ళీ చూస్తాము ఆ తర్వాత అది ఎక్కువ లేదా తక్కువ వద్ద ఉండిపోతుంది కాబట్టి ఈ సందర్భంలో సరైనది రెండవ క్రమం బహుపది వలె సూచించబడుతుంది ఈ ప్రత్యేక ఉదాహరణకి ఉత్తమమైనది కాబట్టి లీవ్ వన్ అవుట్ క్రాస్ వాలిడేషన్ తో పోలిస్తే ఒక ప్రయోజనం ఉంది వాల్యుయేషన్ సెట్ విధానానికి ఎప్పుడు ఇది వాలిడేషన్ సెట్ విధానం వలె పరీక్ష లోపం రేటును ఎక్కువగా అంచనా వేయలేదని మనం చూపించగలము మీరు మోడల్ను n సార్లు నిర్మిస్తున్నందున తులనాత్మకంగా ఇది అమలు చేయడం ఖరీదైనది ప్రతి నమూనాకు ఒకటి వదిలివేయబడుతుంది మరియు మీరు హైపర్ పారా మోడల్ పరామితి యొక్క అన్ని ఎంపికల కోసం దీన్ని పునరావృతం చేయాలి ఉదాహరణకు లీనియర్ మోడల్ క్వాడ్రాటిక్ మోడల్ క్యూబిక్ మోడల్ మరియు మొదలైన వాటి కోసం మనం దీన్ని చేయాలి కాబట్టి మీరు దీన్ని n సార్లు మాత్రమే చేయవలసి ఉంది కానీ మీరు దీన్ని మోడల్ యొక్క పారామితుల సంఖ్య యొక్క ప్రతి ఎంపికకు n సార్లు చేయాలి ఇది చాలా గణన తీసుకుంటుంది సాధారణంగా ఇది వాస్తవానికి సరైన మోడల్ కంటే కొంచెం ఎక్కువ ఉన్న మోడల్కు సరిపోతుంది కొన్నిసార్లు ఎల్లప్పుడూ కాదు కానీ కొన్నిసార్లు లీప్ వన్ అవుట్ క్రాస్ వాలిడేషన్ విధానం మోడల్ కు ఓవర్ ఫిట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది K పోల్డ్ క్రాస్ వాలిడేషన్ అని పిలువబడే వాటిని కూడా ఇక్కడ చేయవచ్చు ఒకదాన్ని వదిలివేయడానికి బదులుగా మనం మొదట మొత్తం శిక్షణను k పోల్డ్ లేదా K సమూహాలు గా విభజిస్తాము మొదటి సమూహం మొదటి 4 డేటా నమూనాలు రెండవ సమూహం తరువాతి 4 ను కలిగి ఉంటుంది అనుకుందాం మరియు మనం ఈ మొత్తం n నమూనాలను k సమూహాలుగా విభజించాము ఇప్పుడు ఒకదాన్ని వదిలి వెళ్ళే బదులుమనం ఒక సమూహాన్ని వదిలివేస్తాము ఉదాహరణకు ఈ మొదటి సందర్భంలో మనం మొదటి సమూహమునకు చెందిన మొదటి 4 నమూనాలను వదిలివేస్తాము మరియు మనం ఉపయోగించిన పారామితుల యొక్క ఏ ఎంపికకైనా మిగిలిన నమూనాలను ఉపయోగించి మోడల్ నిర్మించండి మనం లీనియర్ మోడల్ ను నిర్మిస్తున్నామని అనుకుందాం మనం మిగిలిన సమూహాలను ఉపయోగిస్తాము లీనియర్ మోడల్ ను నిర్మించి తరువాత సమూహం 1 లోని వదిలివేయబడిన నమూనాల ను అంచనా వేయండి మరియు ఈ సమూహం కోసం MSE గణన చేయండి అదేవిధంగా తదుపరి రౌండ్లోమనం ఏమి చేస్తాము సమూహం 2 ను వదిలివేసి మోడల్ను రూపొందించండి మిగిలిన సమూహాలతో లీనియర్ మోడల్ ను నిర్మిస్తున్నామని అనుకుందాం ఆపై అంచనా లోపం ను కనుగొనండి సమూహం 2 కోసం మరియు అలా వెళుతూ ఉండాలి సమూహం k కోసం అంచనా దోషాన్ని కనుగొనే వరకు ఆపై మనం ఈ సమూహాలన్నింటి పై సగటు చేస్తాం కాబట్టి k సమూహాలు ఉన్న అన్ని సమూహాలకు ఈ సందర్భంలో MSE మరియు k ద్వారా 1 ఈ k పోల్డ్ క్రాస్ వాలిడేషన్ కోసం అది క్రాస్ వాలిడేషన్ లోపం ఇప్పుడు మీరు ప్రతి పరామితి యొక్క ఎంపిక కోసం దీన్ని పునరావృతం చేయాలి మీరు దీనిని లీనియర్ మోడల్ కోసం చేశారుదీనిని మీరు క్వాడ్రాటిక్ మోడల్ క్యూబిక్ మోడల్ మరియు మొదలైన వాటి కోసం చేయాలి అప్పుడు మీరు లీవ్ కోసం లేదా ఈ k పోల్డ్ క్రాస్ వాలిడేషన్ కోసం ఈ క్రాస్ వాలిడేషన్ లోపాన్ని ప్లాట్ చేయవచ్చు K n అయితే మీరు తప్పనిసరిగా లీవ్ వన్ అవుట్ క్రాస్ వాలిడేషన్ వైపుకు వెళుతున్నారని గమనించండి ఆచరణలో మీరు సమూహాల సంఖ్యను 5 లేదా 10 కి సమానం గా ఎంచుకోవచ్చు మరియు 10 పోల్డ్ క్రాస్ వాలిడేషన్ లేదా 5 పోల్డ్ క్రాస్ వాలిడేషన్ చేయండి ఇది గణనపరంగా లీవ్ వన్ అవుట్ క్రాస్ వాలిడేషన్ తో పోలిస్తే తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు మీరు లీవ్ వన్ అవుట్ క్రాస్ వాలిడేషన్ ను చూసినప్పుడు ప్రతి పరామితి ఎంపికకు n సార్లు సరిపోయే మోడల్ చేస్తుంది k పోల్డ్ క్రాస్ వాలిడేషన్ పారామతి యొక్క ప్రతీ ఎంపికకు మోడల్ నిర్మాణం చేస్తోంది ఈ మైలు ఆటో డేటా కోసం ఈ k పోల్డ్ క్రాస్ వాలిడేషన్ ను మళ్ళీ వివరించాము మళ్ళీ మనం బహుపది యొక్క వివిధ డిగ్రీల కోసం MSE ని ప్లాట్ చేస్తాము మనం 10 పోల్డ్ క్రాస్ వాలిడేషన్ ను ఉపయోగించాము మరియు మనం ఈ లోపాన్ని ప్లాట్ చేస్తున్నాం మరియు ఇక్కడ 2 వద్ద కనిష్ట లోపం కూడా కనిపిస్తుంది ఈ ప్రత్యేకమైన డేటా కోసం క్వాడ్రాటిక్ మోడల్ ఉత్తమమైనది దాని తర్వాత లోపం వాస్తవానికి తప్పనిసరిగా తగ్గిస్తుంది మోడల్ యొక్క సరైన పారామితులు సంఖ్యను కనుగొనటానికి క్రాస్ వాలిడేషన్ ఒక ముఖ్యమైన పద్ధతి లేదా విధానం ఇది క్లస్టరింగ్లో జరుగుతుంది ఇది నాన్ లీనియర్ మోడల్ ఫిట్టింగ్ మరియు ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ మరియు మొదలైన వాటిలో జరుగుతుంది మరియు ఇది ఉపయోగపడుతుంది తరువాత మీరు క్లస్టరింగ్ ఉపన్యాసాలలో క్లస్టర్ యొక్క సరైన సంఖ్యను నిర్ణయించడానికి క్రాస్ వాలిడేషన్ యొక్క ఉపయోగం చూస్తారు ధన్యవాదాలు